చివరి అధ్యాయంలో మేము కన్వెన్షనల్ ట్యూబ్స్ మరియు వాటి అధిక ఫ్రీక్వెన్సీ పరిమితుల గురించి చర్చించాము ఆ తరువాత మేము లీనియర్ బీమ్ ట్యూబ్స్ మరియు వాటి ప్రాథమిక పని గురించి చర్చించాము రెండు క్యావిటీ క్లైస్ట్రాన్ దాని పని దాని అప్లికేషన్స్ మరియు ఆచరణాత్మకంగా అందుబాటులో ఉన్న రెండు క్యావిటీ క్లైస్ట్రాన్ల యొక్క వివరణాత్మక విశ్లేషణ గురించి చర్చించాము తరువాత ఈ రోజు నేను రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ మరియు ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్ గురించి చర్చిస్తాను కాబట్టి రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్తో ప్రారంభిద్దాం ఇది తక్కువ పవర్ గల మైక్రోవేవ్ ఆసిలేటర్ మరియు ఆసిలేటర్ డిజైన్ చేయడానికి మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే ఆసిలేషన్స్ ఎలా ఉత్పన్నమవుతాయి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అవుట్పుట్ నుండి ఇన్పుట్కు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే లూప్ గెయిన్ యూనిటీ అని అర్ధం లేదా క్లైస్ట్రాన్ లో అవుట్పుట్ పవర్ యొక్క కొంత భాగాన్ని ఇన్పుట్ క్యావిటీకి తిరిగి ఇస్తే లూప్ గెయిన్ మాగ్నిట్యూడ్ 1 మరియు ఫీడ్బ్యాక్ పాత్ ఫేజ్ షిఫ్ట్ 2π లేదా మల్టిపుల్స్ ఆఫ్ 2π అప్పుడు క్లైస్ట్రాన్ ఆసిలేట్ అవుతుంది ఇప్పుడు తరువాతి ప్రశ్న ఏమిటంటే మనం టూ క్యావిటీ క్లైస్ట్రాన్ ఉపయోగించి ఆసిలేటర్ తయారు చేయగలమా ఈ ప్రశ్నకు సమాధానం అవును మనం చేయగలం కానీ దీనికి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి ఓసిలేషన్ ఫ్రీక్వెన్సీ మారినట్లయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మేము టూ కావిటీస్ యొక్క రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ లను మరియు ఫీడ్బ్యాక్ పాత్ ఫేజ్ షిఫ్ట్ను తిరిగి సర్దుబాటు చేయాలి టూ క్యావిటీ క్లైస్ట్రాన్ యొక్క ఈ ప్రతికూలతను రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ద్వారా అధిగమించవచ్చు ఎందుకంటే దీనికి ఒకే క్యావిటీ ఉంది మరియు అభిప్రాయాన్ని ఇవ్వడానికి ఎలక్ట్రాన్లను తిరిగి క్యావిటీ లోకి పంపించడానికి రిఫ్లెక్టర్ లేదా రిపెల్లర్ ఉంది మరియు ఫీడ్బ్యాక్ పాత్ ఫేజ్ షిఫ్ట్ రిపెల్లర్ను మార్చడం ద్వారా సర్దుబాటు చేయవచ్చు వోల్టేజ్ ఈ కారణంగా టూ క్యావిటీ క్లైస్ట్రాన్ ఆసిలేటర్లు నిర్మించబడలేదు మరియు రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ఆసిలేటర్ నిర్మించబడింది రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క పని టూ క్యావిటీ క్లైస్ట్రాన్ యొక్క పనికి కొంతవరకు సమానంగా ఉంటుంది కాబట్టి రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్ వెలాసిటీ మరియు కరెంట్ మాడ్యులేషన్ కాబట్టి కాథోడ్ నుండి ఎలక్ట్రాన్ బీమ్ ఇంజెక్ట్ చేయబడుతుంది మరియు ఆ ఇంజెక్ట్ చేసిన బీమ్ క్యావిటీ వరకు యూనిఫార్మ్ వెలాసిటీ తో ప్రయాణిస్తుంది మరియు క్యావిటీ గ్యాప్లో ఎలక్ట్రాన్ల వెలాసిటీ మాడ్యులేట్ చేయబడుతుంది మరియు ఆ వెలాసిటీ మాడ్యులేటెడ్ ఎలక్ట్రాన్లు వేర్వేరు వెలాసిటీలతో రిపెల్లర్ ప్రదేశంలోకి ప్రవేశిస్తాయి మరియు రిపెల్లర్ ప్లేట్ నుండి వెలాసిటీ మాడ్యులేషన్ మరియు రిపల్సివ్ పవర్ ల కారణంగా బంచ్ ఎలక్ట్రాన్ క్యావిటీ కి తిరిగి వచ్చే ప్రయాణంలో జరుగుతుంది బంచ్ ఏర్పడటం వల్ల క్యావిటీలో కరెంట్ మాడ్యులేషన్ ఉంటుంది కాబట్టి రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు దాని పనిని మరింత వివరంగా చూద్దాం కాబట్టి ఇది రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క ప్రాథమిక స్కిమాటిక్ ఇందులో మనకు కాథోడ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ బీమ్ ఇంజెక్ట్ చేయబడిన కాథోడ్ ఇది అప్పుడు ఇది ఫోకస్ చేసే యానోడ్ లేదా వేగవంతం చేసే యానోడ్ ఇది ఎలక్ట్రాన్ బీమ్ ని కేంద్రీకరిస్తుంది లేదా నారో డౌన్ చేస్తుంది మనకు క్యావిటీ ఉంది కాబట్టి ఇది ముందుకు కదిలే ఎలక్ట్రాన్లకు బంచర్ క్యావిటీ వలె పనిచేసే క్యావిటీ మరియు వెనుకకు తిరిగి వచ్చే ఎలక్ట్రాన్లను క్యాచర్ క్యావిటీ వఉంది కాబట్టి ఇది వెలాసిటీ మరియు కరెంట్ మాడ్యులేషన్ జరిగే క్యావిటీ గ్యాప్ మరియు గ్యాప్ d కి సమానం అప్పుడు మనకు ఈ రిపెల్లర్ ప్లేట్ ఉంది ఇది పొటెన్షియల్ Vr వద్ద ఉంది మరియు ఈ Vr చాలా ఎక్కువ కాబట్టి రిపెల్లర్ ప్లేట్ వద్ద ఈ నెగిటివ్ పొటెన్షియల్ కారణంగా ఈ క్యావిటీ గ్యాప్ నుండి వచ్చే ఎలక్ట్రాన్ బీమ్ తిరిగి క్యావిటీ కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క ప్రాథమిక నిర్మాణం ఇప్పుడు టూ క్యావిటీ క్లైస్ట్రాన్ మరియు రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క నిర్మాణాలలో తేడా ఏమిటి మొదటి వ్యత్యాసం ఏమిటంటే టూ క్యావిటీ క్లైస్ట్రాన్లో రెండు కావిటీస్ ఉన్నాయి అయితే రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్లో ఒకే క్యావిటీ ఉంది ఇది బంచర్ క్యావిటీ మరియు క్యాచర్ క్యావిటీ రెండింటిలా పనిచేస్తుంది మరొక వ్యత్యాసం ఏమిటంటే ఈ స్థలంలో టూ క్యావిటీ క్లైస్ట్రాన్లో ఒక కలెక్టర్ ఉంది ఇది అవుట్పుట్ క్యావిటీ నుండి వచ్చే ఎలక్ట్రాన్ బీమ్ సేకరించడానికి ఉపయోగించబడుతుంది అయితే రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్లో కలెక్టర్ స్థానంలో రిపెల్లర్ ప్లేట్ ఉంది ఇది ఎలక్ట్రాన్ బీమ్ ని రిపెల్ చేయడానికి ఉపయోగిస్తారు ఎలక్ట్రాన్ బీమ్ యొక్క రిపల్షన్ మనకు ఎందుకు అవసరం అనే ప్రశ్న ఇప్పుడు ఉంది ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ కోసం మనకు అవుట్పుట్ నుండి ఇన్పుట్ వరకు ఫీడ్బ్యాక్ అవసరం మరియు ఎలక్ట్రాన్ బీమ్ ను ఇన్పుట్ క్యావిటీ కి తిరిగి రిఫ్లెక్ట్ అవడం ద్వారా ఈ రిపెల్లర్ ప్లేట్ ద్వారా ఫీడ్బ్యాక్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇవి టూ క్యావిటీ క్లైస్ట్రాన్ మరియు రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క నిర్మాణాలలో తేడాలు ఇప్పుడు రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ట్యూబ్లో ఎలక్ట్రాన్ ఎలా కదులుతుందో చూద్దాం కాబట్టి ఈ కాథోడ్ నుండి ఎలక్ట్రాన్ బీమ్ ఉత్పత్తి అవుతుంది ఇది ఈ క్యావిటీ వరకు యూనిఫార్మ్ వెలాసిటీ తో కదులుతుంది మరియు ఈ క్యావిటీ లో వెలాసిటీ మాడ్యులేషన్ జరుగుతుంది కాబట్టి కొన్ని ఎలక్ట్రాన్ వేగవంతం అవుతుంది మరియు కొన్ని ఎలక్ట్రాన్లు క్షీణించబడతాయి మరియు కొన్ని ఎలక్ట్రాన్లకు ఎటువంటి ప్రభావం ఉండదు కాబట్టి పాజిటివ్ గ్యాప్ వోల్టేజ్ల వద్ద ఈ క్యావిటీ లోకి ప్రవేశించే ఎలక్ట్రాన్లు వేగవంతమవుతాయి మరియు ఆ ఎలక్ట్రాన్లు ఎక్కువ వెలాసిటీ లను కలిగి ఉంటాయి గ్యాప్ వోల్టేజ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ క్యావిటీ లోకి ప్రవేశించే ఎలక్ట్రాన్లు ఆ ఎలక్ట్రాన్లు క్షీణించబడతాయి మరియు ఇతర ఎలక్ట్రాన్లతో పోలిస్తే వాటి వెలాసిటీ తక్కువగా ఉంటుంది గ్యాప్ వోల్టేజ్ 0 అయినప్పుడు ఈ క్యావిటీ లోకి ప్రవేశించే ఎలక్ట్రాన్లు ఈ గ్యాప్ వోల్టేజ్ ద్వారా వాటి వెలాసిటీ మారదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్లన్నీ రిపెల్లర్ ప్రదేశంలో ప్రవేశించేటప్పుడు వేర్వేరు వెలాసిటీ లను కలిగి ఉంటాయి ఇది రిపెల్లర్ స్థలం ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లు ఈ రిపెల్లర్ ప్రదేశంలో వేర్వేరు వెలాసిటీ లను కలిగి ఉన్నందున అవి వెలాసిటీని బట్టి రిపెల్లర్ ప్రదేశంలో వేర్వేరు దూరాలను ప్రయాణిస్తాయి ఎక్కువ వెలాసిటీ ఉన్న ఎలక్ట్రాన్లు ఈ రిపెల్లర్ ప్రదేశంలో లోతుగా వెళ్లి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి అయితే తక్కువ వెలాసిటీ కలిగిన ఎలక్ట్రాన్లు రిపెల్లర్ ప్రదేశంలో తక్కువ దూరం ప్రయాణిస్తాయి కాబట్టి రిపెల్లర్ ప్రదేశంలోకి ప్రవేశించిన తరువాత ఈ రిపెల్లర్ ప్లేట్ వద్ద అధిక నెగిటివ్ పొటెన్షియల్ ఉన్నందున అవి ఈ రిపెల్లర్ ప్లేట్ నుండి రిపెసివ్ ఫోర్స్ ని అనుభవిస్తారు మరియు అవి రిపెల్లర్ ప్లేట్ కు దగ్గరగా వెళుతున్నప్పుడు రిపల్సివ్ పవర్ పెరుగుతుంది మరియు ఏదో ఒక సమయంలో రిపల్సివ్ పవర్ అవి వెలాసిటీ ని 0 చేస్తుంది మరియు ఆ ఎలక్ట్రాన్లను ఇన్పుట్ క్యావిటీ కి తిరిగి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఈ రిపెల్లర్ ప్లేట్ నుండి ఈ వెలాసిటీ మాడ్యులేషన్ మరియు రిపల్సివ్ పవర్ కారణంగా ఎలక్ట్రాన్ల తిరిగి ప్రయాణంలో ఎలక్ట్రాన్లు గుంపుగా ఏర్పడుతాయి ఇంకొక విషయం ఏమిటంటే ఈ గ్యాప్ క్యావిటీ గ్యాప్ మధ్యలో ఎలక్ట్రాన్ల గుంపు జరగాలి మరియు ఈ బంచింగ్ యొక్క సమయం గ్యాప్ వోల్టేజ్ యొక్క దశ రిటార్డింగ్ అయి ఉండాలి ఎలక్ట్రాన్ల నుండి క్యావిటీ కి గరిష్ట పవర్ ట్రాన్స్ఫర్ ని నిర్ధారించడానికి ఇది జరుగుతుంది కాబట్టి ఈ పవర్ ట్రాన్స్ఫర్ కారణంగా ఆసిలేషన్స్ ఉంటాయి కాబట్టి క్యావిటీ నుండి రిపెల్లర్ స్పేస్ వరకు ఎలక్ట్రాన్ల కదలిక ద్వారా రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్లో ఆసిలేషన్స్ ఎలా ఉంటాయి కాబట్టి ఈ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ట్యూబ్లో ఎలక్ట్రాన్లు ఈ విధంగా కదులుతాయి ఇప్పుడు బంచింగ్ ప్రాసెస్ మరియు మోడ్లు మరియు రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ చూద్దాం ఈ వర్టికల్ యాక్సిస్ క్యావిటీ గ్యాప్ నుండి రిపెల్లర్ ప్లేట్ వైపు దూరాన్ని సూచిస్తుంది మరియు ఈ హారిజాంటల్ యాక్సిస్ రిపెల్లర్ ప్రదేశంలో కదలడంలో ఎలక్ట్రాన్లు తీసుకున్న సమయాన్ని సూచిస్తుంది ఈ కర్వ్స్ రిపెల్లర్ ప్రదేశంలో ఎలక్ట్రాన్ల కదలిక మార్గాన్ని సూచిస్తుంది కాబట్టి వేర్వేరు ఎలక్ట్రాన్లు రిపెల్లర్ ప్రదేశంలోకి ప్రవేశించేటప్పుడు వాటి వేగాన్ని బట్టి వేర్వేరు మార్గాలను అనుసరిస్తాయి కాబట్టి ఇది సమయంతో మారుతున్న క్యావిటీ గ్యాప్ వోల్టేజ్ ఇప్పుడు బంచింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఎలక్ట్రాన్ రిఫరెన్స్ ఎలక్ట్రాన్ V0 ఉందని చెప్పండి ఇది ఈ సమయంలో క్యావిటీ గ్యాప్ కి చేరుకుంటుంది మరియు ఈ సమయంలో క్యావిటీ గ్యాప్ వోల్టేజ్ 0 కాబట్టి ఈ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ క్యావిటీ గ్యాప్ వోల్టేజ్ ద్వారా మాడ్యులేట్ చేయబడదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్ క్యావిటీ గ్యాప్లో ప్రవేశించిన అదే వెలాసిటీ తో రిపెల్లర్ ప్రదేశంలో ప్రవేశిస్తుంది రిపెల్లర్ ప్రదేశంలోకి ప్రవేశించిన తరువాత ఈ ఎలక్ట్రాన్ రిపెల్లర్ నుండి రిపెల్లర్ ఫోర్స్ ని అనుభవిస్తుంది మరియు ఆ పవర్ కారణంగా మీరు ఈ పాత్ నుండి చూడగలిగినట్లుగా ఈ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ తగ్గుతుంది కాబట్టి ఈ వర్టికల్ యాక్సిస్ డిస్టెన్స్ ఇది టైమ్ కాబట్టి వెలాసిటీ ఈ కర్వ్ యొక్క స్లోప్ అయిన టైమ్ తో డివైడ్ చేయబడుతుంది కాబట్టి ఎలక్ట్రాన్లు రిపెల్లర్ ప్లేట్కు దగ్గరగా వెళుతున్నప్పుడుఈ కర్వ్ యొక్క స్లోప్ తగ్గుతుంది అంటే ఈ ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ రిపెల్లర్ ప్లేట్కు దగ్గరగా కదులుతున్నప్పుడు తగ్గుతుంది మరియు ఏదో ఒక సమయంలో L0అని చెప్తాము ఈ L0 దూరం ప్రయాణించిన తరువాత ఎలక్ట్రాన్ వెలాసిటీ 0 అవుతుంది మరియు అది తిరిగి క్యావిటీ వైపు రిఫ్లెక్ట్ అవుతుంది మరియు ఈ పాయింట్ తరువాత ఇది ఈ మార్గంలో ఇన్పుట్ క్యావిటీ వైపు కదలడం ప్రారంభిస్తుంది కాబట్టిరిపెల్లర్ ప్రదేశంలో క్యావిటీ గ్యాప్ యొక్క ఈ L0 దూరం ప్రయాణానికి ఈ ఎలక్ట్రాన్ కు t0 సమయం పడుతుంది ఇప్పుడు మనకు ఇంకొక ఎలక్ట్రాన్ ఉందని చెప్పండి అది ఎర్లీ ఎలక్ట్రాన్ ee గ్యాప్ వోల్టేజ్ పాజిటివ్ గా ఉన్నప్పుడు క్యావిటీ గ్యాప్ కి చేరుకుంటుంది కాబట్టి ఈ గ్యాప్ వోల్టేజ్ ద్వారా ఈ ఎలక్ట్రాన్ యాక్సిలరేట్ అవుతుంది మరియు దాని వెలాసిటీ గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ఎర్లీ ఎలక్ట్రాన్ గరిష్ట వెలాసిటీతో రిపెల్లర్ ప్రదేశంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది రిపెల్లర్ ప్రదేశంలో గరిష్ట దూరం ప్రయాణిస్తుంది కాబట్టి దూరం ఈ Le అని చెప్పండి ఈ దూరం Le తరువాత ఈ ఎర్లీ ఎలక్ట్రాన్ కూడా క్యావిటీ వైపు తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది రిఫరెన్స్ ఎలక్ట్రాన్తో పోలిస్తే ఇది ఎక్కువ సమయం పడుతుంది మరియు ఆ టైమ్ ఈ టైమ్ t0 ప్లస్ ఈ టైమ్ కి సమానం కాబట్టి ఈ టైమ్ T 4 క్యావిటీ గ్యాప్ వోల్టేజ్ యొక్క విలువ టైమ్ పిరియడ్ లో నాలుగవ వంతు కాబట్టి క్యావిటీ గ్యాప్ యొక్క ప్రయాణంలో ఈ పొడవు Le మరియు క్యావిటీ గ్యాప్ అనేది ఎర్లీ ఎలక్ట్రాన్ తీసుకున్న టైమ్ ప్లస్ క్యావిటీ గ్యాప్ వోల్టేజ్ యొక్క టైమ్ పిరియడ్ లో అది నాలుగవ వంతు ఉంటుంది ఇప్పుడు మనకు ఇంకొక ఎలక్ట్రాన్ ఉందని చూద్దాం లేట్ ఎలక్ట్రాన్ గ్యాప్ వోల్టేజ్ నెగిటివ్ గా ఉన్నప్పుడు క్యావిటీ గ్యాప్ కి చేరుకుంటుంది కాబట్టి ఈ నెగటివ్ గ్యాప్ వోల్టేజ్ కారణంగా ఈ ఎలక్ట్రాన్ క్షీణించి దాని వెలాసిటీ కనిష్టంగా ఉంటుంది మరియు ఈ మినిమమ్ వెలాసిటీ కారణంగా ఈ ఎలక్ట్రాన్ రిఫరెన్స్ ఎలక్ట్రాన్తో పాటు ఎర్లీ ఎలక్ట్రాన్తో పోలిస్తే రిపెల్లర్ ప్రదేశంలో తక్కువ దూరం ప్రయాణిస్తుంది మరియు ఇది ఈ Ll దూరం ప్రయాణిస్తుందని చెప్పండి మరియు ఈ దూరం కవర్ చేయడానికి మాకు td Tc టైమ్ పడుతుంది అని చెప్పండి అది రిఫరెన్స్ ఎలెక్ట్రాన్ కు సంబంధించిన టైమ్ t0 మైనస్ క్యావిటీ గ్యాప్ వోల్టేజ్ టైమ్ పిరియడ్ లొ నాలుగో వంతు కాబట్టిఈ గ్రాఫ్ నుండి మీరు చూస్తే ఈ క్యావిటీ గ్యాప్ వద్ద బంచింగ్ జరుగుతుంది ఈ వర్టికల్ యాక్సిస్ డిస్టెన్స్ మరియు ఇది క్యావిటీ నుండి జీరో డిస్టెన్స్ అయిన జీరో లైన్ ను సూచిస్తుంది కాబట్టి క్యావిటీ గ్యాప్లోనే బంచింగ్ జరుగుతుంది నేను ఇంతకుముందు చర్చించినట్లుగా ఈ బంచింగ్ టైమ్ గ్యాప్ వోల్టేజ్ యొక్క రిటార్డింగ్ ఫేజ్ ను బంచ్ ఎదుర్కొనే విధంగా ఉండాలి ఇది రిటార్డింగ్ ఫేజ్ యొక్క హాఫ్ సైకిల్ ఇది కూడా ఫేజ్ హాఫ్ సైకిల్ రిటార్డింగ్ కాబట్టి ఈ సైకిల్ లో లేదా ఈ హాఫ్ సైకిల్ లో బంచ్ జరగాలి ఇప్పుడు బంచింగ్ బట్టి సైకిల్ ని రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్లో వేర్వేరు రీతులు ఉన్నాయి కాబట్టి ఈ సైకిల్ లో బంచింగ్ జరిగితే దానిని 34 మోడ్ అంటారు మరియు ఈ సైకిల్ లో బంచింగ్ జరిగితే దానిని 1 34 మోడ్ అంటారు సాధారణంగా బంచింగ్ సైకిల్ ను బట్టి రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్లో n 34 మోడ్ ఉంటుంది ఇక్కడ n ఇంటిజర్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ బంచ్ సమయాన్ని అవసరాన్ని బట్టి మనం ఎలా మార్చగలం ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే బంచింగ్ టైమ్ రెండు పారామితులపై ఆధారపడి ఉంటుంది అవి రిపెల్లర్ వోల్టేజ్ Vr మరియు రిపెల్లర్ డిస్టెన్స్ L కాబట్టి ఈ రెండు పారామితులను మార్చడం ద్వారా మనం బంచింగ్ సైకిల్ ని మార్చవచ్చు లేదా రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ మోడ్ను మార్చవచ్చు కాబట్టి సరైన సమయం మరియు బంచింగ్ యొక్క సరైన స్థలాన్ని ఎంచుకోవడం ద్వారా రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ట్యూబ్లో ఓసిలేషన్స్ ను కొనసాగించవచ్చు ఇదంతా రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ పని కి సంబందించినది ఆచరణాత్మకంగా అందుబాటులో ఉన్న రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క ప్రత్యేకతలను చూద్దాము కాబట్టి రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ పని చేయగల ఫ్రీక్వెన్సీ పరిధి సుమారు 1 GHz నుండి 200 GHz వరకు ఉంటుంది మరియు ట్యూనింగ్ పరిధి 5 GHz నుండి 2 W వద్ద 30 GHz నుండి 10 mW వద్ద ఉంటుంది మరియు రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ ద్వారా ఇవ్వగల అవుట్ పుట్ పవర్ 10 mW నుండి 2 5 W వరకు ఉంటుంది రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క థియరిటికల్ ఎఫీషియెన్సీ సుమారు 20 మరియు రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క ప్రాక్టికల్ ఎఫీషియెన్సీ 10 నుండి 20 మధ్య ఉంటుంది ఇప్పుడు రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క అప్లికేషన్స్ ను పరిశీలిద్దాం రాడార్ రిసీవర్లో ఉపయోగించబడే రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క అనేక అప్లికేషన్స్ ఉన్నాయి వాటిని రేడియో రిసీవర్లలో లేదా మైక్రోవేవ్ జనరేటర్లలో సిగ్నల్ సోర్స్లలో ఉపయోగించవచ్చు ఇవి లోకల్ ఆసిలేటర్లు మరియు రిసీవర్లలో లేదా పారామెట్రిక్ యాంప్లిఫైయర్లలో పంప్ ఆసిలేటర్లలో కూడా ఉపయోగించబడతాయి పోర్టబుల్ మైక్రోవేవ్ లింక్లలో కూడా ఇవి ఉపయోగించబడతాయి కాబట్టి ఇవన్నీ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యొక్క అప్లికేషన్స్ ఇప్పుడు వేవ్ ట్యూబ్లో ప్రయాణించే తదుపరి మైక్రోవేవ్ ట్యూబ్లోకి వెళ్దాం కాబట్టి ఈ మైక్రోవేవ్ ట్యూబ్స్ నాన్ రెసొనెంట్ స్ట్రక్చర్స్ మరియు అవి రెండు రకాలు మొదటిది హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లు ఇవి స్లో వేవ్ స్ట్రక్చర్స్ మరియు బ్రాడ్బ్యాండ్ అప్లికేషన్స్ కోసం ఉపయోగించబడతాయి మరియు మరొకటి రాడార్ ట్రాన్స్మిటర్లు వంటి హై పవర్ అప్లికేషన్స్ కోసం ఉపయోగించే క్యావిటీ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లు నేను ఈ రెండు స్ట్రక్చర్స్ ను ఒక్కొక్కటిగా చర్చిస్తాను కాని హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లోకి చూసే ముందు స్లో వేవ్ స్ట్రక్చర్స్ ఏమిటో చూద్దాం కాబట్టి ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వేగాన్ని తగ్గించడానికి స్లో వేవ్ స్ట్రక్చర్స్ ను ఉపయోగిస్తారు ఇప్పుడు ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వేగాన్ని ఎందుకు తగ్గించాలి అనేది మన ముందున్న ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే సాధారణ వేవ్ గైడ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫేజ్ వెలాసిటీ లైట్ వెలాసిటీ కంటే ఎక్కువగా ఉంటుంది మరియు ఎలక్ట్రాన్ బీమ్ వాక్యూమ్ లో లైట్ వెలాసిటీ యొక్క కొంత భాగం వరకు యాక్సిలరేట్ చేయవచ్చు కాబట్టి ఈ రెండింటి వెలాసిటీ లో భారీ మిస్మాచ్చ్ ఉంది ఒకటి ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మరియు మరొకటి ఎలక్ట్రాన్ బీమ్ కాబట్టి ఈ వెలాసిటీ మిస్మాచ్చ్ కారణంగా వారు ఒకరితో ఒకరు సంభాషించడానికి తగినంత సమయం పొందలేరు కాబట్టి ఒకదాని నుండి మరొకదానికి ఎనర్జీ ట్రాన్ఫర్ ఉండదు మరియు ఈ ఎనర్జీ ట్రాన్ఫర్ ని పెంచడానికి మనం చేయవలసినది ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ ని తగ్గించాలి తద్వారా ఎలక్ట్రాన్ ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తో ఇంటరాక్ట్ చెందడానికి తగినంత సమయం లభిస్తుంది ఈ పని స్లో వేవ్ స్ట్రక్చర్స్ ద్వారా జరుగుతుంది హెలికల్ లైన్ ఫోల్డెడ్ బ్యాక్ లైన్ జిగ్జాగ్ లైన్మరియు కరుగేటెడ్ వేవ్గైడ్ వంటి చాలా స్లో వేవ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మరియు ఈ స్లో వేవ్ స్ట్రక్చర్స్ లో ఏమి జరుగుతుందంటే ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక పాయింట్ నుండి మరొకదానికి ప్రయాణించడానికి ఎలక్ట్రాన్ బీమ్ మార్గం తో పోలిస్తే ఎక్కువ పాత్ లెంగ్త్ ను అందిస్తుంది ఎలక్ట్రాన్ బీమ్ మార్గం అతి తక్కువ దూరం గల మార్గం కాబట్టి స్లో వేవ్ స్ట్రక్చర్స్ లో వెలాసిటీ ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి నేను ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కు వెళ్లాలనుకుంటే ఈ దూరం d అని చెప్పండి కాబట్టి దీని నుండి ఈ పాయింట్ కు ప్రయాణించడానికి బహుళ మార్గాలు ఉన్నాయి కాబట్టి ఒకటి సరళమైన మార్గం ఇది చిన్నదైన మార్గం మరొక మార్గం జిగ్జాగ్ మార్గం లేదా ఈ మార్గం లేదా హెలికల్ మార్గం లేదా ఈ మార్గం మరియు మొదలైనవి కావచ్చు మరియు ఈ అన్ని మార్గాల్లో డిస్ప్లేస్మెంట్ d గా ఉంటుంది కానీ ఆ మార్గం గుండా ప్రయాణించడానికి గల సమయం మార్గం పొడవును బట్టి పెరుగుతుంది కాబట్టి సమయం పెరిగినందున వెలాసిటీ తగ్గుతుంది మరియు ఈ భావన ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వెలాసిటీ ను తగ్గించడానికి ఉపయోగించబడుతుంది ఇప్పుడు హెలికల్ లైన్ స్లో వేవ్ స్ట్రక్చర్స్ లో ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ ఎలా తగ్గుతుందో చూద్దాం మరియు తగ్గిన తరువాత ఫేజ్ వెలాసిటీ యొక్క విలువ ఏమిటి హెలిక్స్ యొక్క రెండు మలుపుల మధ్య దూరం యాక్సియల్ లెంగ్త్ మరియు టర్న్స్ రేడియస్ d అని చెప్పండి అప్పుడు p యొక్క యాక్సియల్ కదలిక కోసం ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రయాణించే మార్గం పొడవును కనుగొనవచ్చు పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం ఆ దూరాన్ని కనుగొనవచ్చు మరియు ఆ దూరం P22d2 అవుతుంది ఇప్పుడు ఈ హెలిక్స్ వెంట ప్రయాణించే ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫేజ్ వెలాసిటీ మరియు సరళ మార్గంలో నేరుగా ప్రయాణించే ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫేజ్ వెలాసిటీ యొక్క రేషియో వాటి పాత్ లెంగ్త్ యొక్క రివర్స్ రేషియోస్ కు సమానం కాబట్టి సరళ మార్గంలో ప్రయాణించే ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి పాత్ లెంగ్త్ p మరియు p యొక్క యాక్సియల్ కదలిక కోసం ఈ హెలిక్స్ లో ప్రయాణించే ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి పాత్ లెంగ్త్ P22d2 కాబట్టి రేషియో vpcpP2πd2 దీన్ని సరళీకృతం చేయడం ద్వారా మనం vpc1pdp2 పొందవచ్చు కాబట్టి న్యూమరేటర్ మరియు డినామినేటర్ రెండింటినీ p ద్వారా డివైడ్ చేయడం ద్వారా మనం దీన్ని పొందవచ్చు ఈ సమీకరణం నుండి మీరు చూడగలిగినట్లుగా ఈ ఫేజ్ వెలాసిటీ C కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫేజ్ వెలాసిటీ లైట్ యొక్క వెలాసిటీ కంటే ఎక్కువ నుండి తక్కువ లైట్ యొక్క వెలాసిటీ కి తగ్గిపోతుంది మరియు ఫేజ్ వెలాసిటీ యొక్క మన అవసరాన్ని బట్టి ఈ రెండు పారామితులను మనం హెలిక్స్ యొక్క డయామీటర్ ని మార్చవచ్చు మరియు p అనేది టర్న్స్ మధ్య దూరం కాబట్టి ఈ రెండు పారామితులను మార్చడం ద్వారా మన అవసరానికి అనుగుణంగా ఎలెక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఫేజ్ వెలాసిటీ ని మార్చవచ్చు కాబట్టి ఈ భావన స్లో వేవ్ స్ట్రక్చర్ హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లో ఉపయోగించబడుతుంది ఇప్పుడు హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ ని చూద్దాము సాధారణంగా హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్లో ఎలక్ట్రాన్ గన్ మరియు ఆర్ఎఫ్ ఇంటరాక్షన్ సర్క్యూట్ మరియు ఎలక్ట్రాన్ బీమ్ ఫోకస్ చేసే మాగ్నెట్ మరియు అటెన్యూయేటర్ మరియు కలెక్టర్ ఉన్నాయి ఈ విషయాలను ఒక్కొక్కటిగా చూద్దాం కాబట్టి ట్యూబ్లోని ఎలక్ట్రాన్లను ఇంజెక్ట్ చేయడానికి ఎలక్ట్రాన్ గన్ ఉపయోగించబడుతుంది మరియు హెలిక్స్ యొక్క ఈ చివర RF ఇన్పుట్ సిగ్నల్ ఇవ్వబడుతుంది మరియు మరొక చివరలో RF అవుట్పుట్ గ్రహించబడుతుంది ఎలక్ట్రాన్ల మధ్య రిపల్సివ్ ఫోర్స్ లు ఉన్నందున ఎలక్ట్రాన్ బీమ్ విస్తరించడానికి చుట్టుపక్కల ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది మరియు హెలిక్స్ చుట్టూ ఉన్న పర్మనెంట్ మాగ్నెట్ ద్వారా మాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి అవుతుంది తరువాత మనకు అటెన్యూయేటర్ ఉంది ఇది ఇంపిడెన్స్ మిస్మాచ్ కారణంగా ఉత్పన్నమయ్యే ఏదైనా రిఫ్లెక్ట్ అయ్యే వేవ్ ని అటెన్యూయేట్ చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు ఈ అటెన్యూయేటర్ RF ఇంటరాక్షన్ ప్రాంతం యొక్క తగినంత పొడవు తర్వాత ఉంచబడుతుంది తద్వారా యాంప్లిఫైడ్ RF సిగ్నల్ యొక్క అటెన్యుయేషన్ యాంప్లికేషన్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది ఆపై ఎలక్ట్రాన్ బీమ్ సేకరించడానికి ఒక కలెక్టర్ ఉంది కాబట్టి ఇదంతా ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్స్లో ఉన్న భాగాల కి సంబందించిన భావన తదుపరి అధ్యాయం లో మేము ఈ దశ నుండి ప్రారంభిస్తాము ఈ రోజు మనం చర్చించిన వాటిని సంగ్రహంగా చెప్పాలంటే మొదట మేము రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్తో ప్రారంభించాము దాని వర్కింగ్ ప్రిన్సిపల్ తరువాత రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ మరియు దాని అప్లికేషన్స్ యొక్క వివరణాత్మక విశ్లేషణ మరియు వివరణాత్మక పని ని చర్చించాము అప్పుడు మేము స్లో వేవ్ స్ట్రక్చర్స్ ను మరియు అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వేగాన్ని ఎలా తగ్గిస్తాయి మరియు స్లో వేవ్ స్ట్రక్చర్స్ రకాలని చర్చించాము ఆ తరువాత మేము హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్లను ప్రారంభించాము తరువాతి అధ్యాయంలో నేను హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల పని నుండి ప్రారంభిస్తాను అప్పుడు నేను ఆచరణాత్మకంగా అందుబాటులో ఉన్న హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ల యొక్క అప్లికేషన్స్ మరియు ప్రత్యేకతలను చర్చిస్తాను తరువాత హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యాంప్లిఫైయర్ మరియు క్లైస్ట్రాన్ యాంప్లిఫైయర్ మధ్య పోలికను వివరిస్తాను ఆ తరువాత మాగ్నెట్రాన్స్ వంటి క్రాస్ ఫీల్డ్ మైక్రోవేవ్ ట్యూబ్స్ వాటి అప్లికేషన్స్ మరియు ఆచరణాత్మకంగా అందుబాటులో ఉన్న క్రాస్ ఫీల్డ్ ట్యూబ్స్ యొక్క ప్రత్యేకతలు గురించి చర్చిస్తాను ధన్యవాదాలు